కాబట్టి మరొక ఉదాహరణ నార్టన్ సిద్ధాంతాన్ని ఉపయోగించిRN మరియు IN కనుగొనండి వాస్తవానికి నేను ఈ RN గురించి ముందే చర్చించానువాస్తవానికి ఇది RThతప్ప మరొకటి కాదు కాబట్టిఇంతకు ముందుచర్చించాము కాబట్టి థెవెనిన్ నిరోధకము ను పొందినట్లుగానే నార్టన్ నిరోధకము పొందుతారు కాబట్టి అక్కడ ఎటువంటిమార్పులేదు కాబట్టి వాస్తవానికి చాలా సమస్యలను చర్చించాము కాబట్టి ఇప్పుడువిషయాలను అర్ధం చేసుకోవడం తేలికగాఉంటుంది మరియు నేను అర్థమయ్యేటట్లు చూస్తాను మొదటి విషయం ఏమిటంటే నెట్వర్క్లోఎప్పుడైనా ఆధారిత సోర్స్ఉన్నప్పుడు వాటిని ఆఫ్ చేయలేము కేవలం స్వతంత్ర సోర్సెస్ ని మాత్రమే ఆఫ్ చేయగలం కాబట్టి అలా అనుకుంటే ఉదాహరణకు తర్వాత పరిష్కారాలు ఉన్నాయి ఉదాహరణకు ఈ సర్క్యూట్ లో RN కనుక్కోవాలని అనుకుందాం అనగా RTh ఇక్కడ ఆధారిత సోర్స్ ఉంది కాబట్టి ఒకవోల్టేజ్ సోర్స్ అనుసంధానంచేయవచ్చు ఇక్కడ ఉందిఇక్కడ ఉందిమరియువోల్టేజ్ సోర్స్ ని అనుసంధానం చేయండి V0 1 వోల్ట్అని చెప్పండి ఆ సందర్భంలో ఏమి చేయాలంటే దీనిని షార్ట్ చేయాలిఎందుకంటే ఆధారిత సోర్స్ ని ఆఫ్ చెయ్యాలి కాబట్టి వోల్టేజ్ సోర్స్ ను షార్ట్ చేయాలనుకున్నప్పుడు ఇలా చేస్తే ఏమి జరుగుతుంది ఇప్పుడుఈ కరెంట్ i0 అనుకుంటే ఈ కరెంట్ i0 అని చెప్పాను షార్ట్ చేయగానే ఈ కరెంట్ ఈ వోల్టేజ్ సోర్స్ నుండివస్తుంది ప్రస్తుతానికిఏమి జరుగుతుంది కరెంట్ ఈ సర్క్యూట్ ద్వారా ప్రవహిస్తుంది మరియు ఈ సర్క్యూట్ ద్వారా ప్రవహిస్తుంది కానీ ఇక్కడ ఏమీ ఉండదుఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్ మార్గం కాబట్టి సహజంగా దీని ద్వారా కరెంట్ ప్రవహించదు అంటే iy 0అవుతుంది ఒకవేళ iy 0అయితే ఈ భాగం 2iy అది కూడా 0 అవుతుంది ఎందుకంటేiy 0 కాబట్టి ప్రాథమికంగా ఇక్కడ i0మాత్రమే ప్రవహిస్తుంది కాబట్టి దీని అర్థం సర్క్యూట్ ఇలా ఉంటుంది ఈ కరెంట్ i0 ఇలా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా ఉండదు మరియుఈ మార్గం షార్ట్ చెయ్యబడి వుంది మరియు ఈ మార్గం షార్ట్ చేసి ఉన్నందున కరెంట్ ఈ మార్గాన్ని తీసుకుంటుంది కాబట్టిఇక్కడకరెంట్ ఉండదుiy 0 ఎందుకంటే కరెంట్ సాధారణంగా షార్ట్ సర్క్యూట్మార్గంద్వారా ప్రవహిస్తుంది కాబట్టిఅక్కడఏమీ ఉండదు ఇది కూడా అక్కడ ఉండదు iy 0కాబట్టిఇది కూడా 0ప్రాథమికంగాసర్క్యూట్లో ఈ భాగంమాత్రమే ఉంటుంది ప్రాథమికంగా 5i0 V0క్షమించండి 5i0 V0 1అంటే V0 i0 5 అంటే5Ω ఎందుకంటే V0ఏమైనప్పటికీ V0 1 ఇప్పుడు ఇక్కడ 1 కానీ లేకపోతే V0 మాత్రమే తీసుకున్నా ఏమీ జరగదుఎందుకంటే వాటి మధ్య సంబంధం V05i0 అంటే V0i05 నన్ను శుభ్రం చేయనివ్వండి అంటే V01 అని రాసినా కూడా ఏమీ మార్పు ఉండదు ఇది 5Ω అవుతుంది మరియు నార్టన్ కరెంట్ పొందడానికి అంటేiNiSC సర్క్యూట్ని తరువాతగీద్దాము కాబట్టి ఇక్కడ V0 1 వోల్ట్ ఉంచండి నిజానికి ఇక్కడ V01 వోల్ట్ పెట్టకపోయినా ఏమీ కాదు 1 వోల్ట్ 2 వోల్ట్ 3 వోల్ట్ అయినా ఎటువంటి పట్టింపు లేదు ప్రాధమికంగా V0i0 పొందాలి మరియు ఇదిRN 5Ω ను ఎలా పొందుతుందోచెబుతుంది ఇప్పుడు ఇది షార్ట్ చేయబడినప్పుడుఆ షార్ట్ సర్క్యూట్ కరెంట్ తెలుసుకోవాలి కాబట్టి ఈ సందర్భంలో ఉదాహరణకు ఇది షార్ట్ చేయబడినప్పుడు దీని ద్వారా ప్రవహించే కరెంట్ దీని ద్వారా ప్రవహించే కరెంట్ఇది iఅనిచెప్పండి ఇప్పుడు ఇక్కడ షార్ట్ చెయ్యబడినప్పుడు మరియు ఈ 8Ω నిరోధకము కి అంతటా 20V సోర్స్ వుంది కాబట్టి ఈ సందర్భంలో ఏమిజరుగుతుంది ఇప్పుడు iy2082 5 ఆంపియర్ కాబట్టిiy2 5 ఆంపియర్ అయితే ఇప్పుడుఈ ఆధారిత కరెంట్ సోర్స్ 2iyఉంది కాబట్టిఇది 2iy 22 5 అంటే 5 ఆంపియర్ కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇక్కడ ఈ 5 ఆంపియర్కరెంట్ప్రవహిస్తుంది ఇప్పుడు ఈ i విలువను పొందడానికి ఇది 5 ఆంపియర్ కాబట్టిఅంటే iSCINనేను ఇక్కడ నుండి వ్రాస్తే అది ప్రాథమికంగా i 5 అవుతుంది కాబట్టి i పొందాలి కాబట్టి దీన్ని పొందడానికిఇక్కడ KVL వర్తింప చేయాలి కాబట్టిఇదికేవలం 5iఇది కేవలం 5i 20 0అంటే i 4ఆంపియర్ అంటే iSCIN45అంటే 9 ఆంపియర్ ఈ విషయాలు మీకు అర్థమయ్యేలా ఉన్నాయని నేను అనుకుంటున్నాను కాబట్టి ఇది స్పష్టమైతేఇదినిజానికి45 కాబట్టిఆIN9ఆంపియర్ కాబట్టి ఈ విషయాలు అర్థమవుతాయని ఆశిస్తున్నాము కాబట్టి అదే ఇక్కడ జరిగింది కాబట్టి రాసి ఇచ్చినది అంతా ఇక్కడ ఉంది కావాలంటే మీరు చూడవచ్చు నేను ఏదైతే చెప్పానో అదే విధంగా వ్రాయబడింది మరియు iyఆ RN 5 Ω ఎలా లెక్కించాలో నేను చెప్పాను ఇక్కడ V0 1 వోల్ట్ వాస్తవానికి అవసరం లేదు V0 i0 నేరుగా 5Ω పొందుతుంది1వోల్ట్2 వోల్ట్ ఏది తీసుకున్నాఅది 5Ω అవుతుంది అదేవిధంగా నేను8Ω నిరోధకము లో కరెంట్ 2 5 ఆంపియర్ అనిచెప్పాను మరియు ఇది కూడా నేనుచెప్పాను 4 ఇక్కడ చాలా వివరంగా వ్రాతపూర్వకంగా ఉంది అది KCL వర్తింపచేసి మరియు దానినిఎలా పొందాలోచూపించాము కాబట్టి ఇది 9 ఆంపియర్ కాబట్టి IN i షార్ట్ సర్క్యూట్ కరెంట్ 9 ఆంపియర్ కాబట్టి ప్రతీది అర్థం అవుతుంది తర్వాత సమస్య ఏమిటంటే నార్టన్ సిద్ధాంతం ద్వారాచిత్రం 63లో చూపిన సర్క్యూట్ లో 10 Ω నిరోధకము ద్వారా ప్రవహించే కరెంట్ ను కనుగొనండి కాబట్టినార్టన్ సిద్ధాంతాన్ని ఉపయోగించిఈ 10Ωనిరోధకములో కరెంట్ తెలుసుకోవాలి కాబట్టి మొదటి విషయం ఏమిటంటేమొదట10 Ω నిరోధకము ను తీసివేయాలి ఆపై RNమరియు iSC INషార్ట్ సర్క్యూట్ కరెంట్నుకనుక్కోవాలి కాబట్టి ఏమిచేయవచ్చు ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్నుకనుక్కోవచ్చు ఇదే సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ను కనుక్కోవాలి కాబట్టి ఈ iSC ఇక్కడ ఉంది ఇది ఎలా చేస్తామో చూడండి కాబట్టి ఇది షార్ట్ సర్క్యూట్ కాబట్టి 10Ωఇప్పుడుతీసివేయబడింది ఇప్పుడు ఇది 12 ఆంపియర్ కాబట్టి ఈ శాఖ ద్వారా ప్రవహించే కరెంట్ మరియు ఈ శాఖ ద్వారా ప్రవహించే కరెంట్ తెలుసుకోండి ప్రస్తుతానికి మా ఆసక్తి 6Ω నిరోధకము ద్వారా ప్రవహించే కరెంట్ కాబట్టికరెంట్విభజనపద్ధతిఉపయోగించిi ఏమవుతుందంటే i ఈ 6Ω నిరోధకము ద్వారాప్రవహించే కరెంట్ కనుగొనాలంటేఅంటే 336 ఇక్కడ 12ఆంపియర్ ఆధారిత కరెంట్ సోర్స్ వుంది కాబట్టి 12 కనుక ఇది 4 ఆంపియర్ అవుతుంది అంటే దీని ద్వారా ప్రవహించేకరెంట్4 ఆంపియర్ అవుతుంది ఇప్పుడు ఈ మార్గం షార్ట్ చేయబడింది అంటే ఈ 9Ω లో ఎటువంటి కరెంట్ ప్రవహించదు ఎందుకంటేఈ 4 ఆంపియర్ కరెంట్ ఈ మార్గాన్ని తీసుకుంటుంది కాబట్టి 9Ω లో ఎటువంటి కరెంట్ ప్రవహించదు కరెంట్0 ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్ కాబట్టి iSCiN4ఆంపియర్ ఇది చిన్న విషయం మీరు అర్థం చేసుకోగల సాధారణవిషయం ఇది షార్ట్ సర్క్యూట్ ఉందికాబట్టి 9Ω నిరోధకము ద్వారా కరెంట్ ఉండదు మొత్తం కరెంట్ఈ షార్ట్ సర్క్యూట్ మార్గం గుండా వెళుతుంది అంటే ఈ 4 ఆంపియర్ కరెంట్ ఈషార్ట్సర్క్యూట్ మార్గంద్వారా ప్రవహిస్తుంది కాబట్టిiSCIN4ఆంపియర్ ఇదిఅర్థమవుతుందనిఆశిస్తున్నాను ఆతర్వాతRN లేదాRThRN RTh అదే విషయం తదుపరిఈకరెంట్ సోర్స్ ఇది స్వతంత్ర కరెంట్ సోర్స్కాబట్టి దాన్ని ఆఫ్ చేద్దాం అంటే ఓపెన్ సర్క్యూట్ అవుతుంది మరియుటెర్మినల్స్ 1 మరియు 2 మధ్యRN కనుగొనేందుకు ఇది 6 మరియు ఇది 3 కాబట్టి కనుకఈ ఓపెన్ చేసిన వైపు నుండి చూస్తే 6 మరియు 3సిరీస్ లో ఉన్నాయి కాబట్టి 9 మరియు 9 సమాంతరంగా వున్నాయి ఇప్పుడు సమానమైన సర్క్యూట్ చూడండి VThమరియుRTh సిరీస్లోఉన్నాయని థెవెనిన్ సిద్ధాంతం చెప్తుంది ఇక్కడ iN 4 ఆంపియర్ వచ్చింది మరియు RNవచ్చింది ఇప్పుడు ఈ10Ω నిరోధకము RNకి సమాంతరంగా అనుసంధానం చేయబడింది కాబట్టి ఆ సందర్భంలో10Ω ద్వారా కరెంట్ ఏమిటో కరెంట్ విభజన పద్ధతి ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు కాబట్టి i10Ω 4 5104 కాబట్టికరెంట్ విభజనపద్ధతి కాబట్టిi10Ω విలువ ఎందుకంటే ఇవి సమాంతరంగా వున్నాయి కాబట్టి 4 5 4 5 10ఈ కరెంట్ సోర్స్ 4 ఆంపియర్ అది i10Ω అవుతుంది ఈసంఖ్యా విలువ క్రింద ఇవ్వబడింది అంటే ఈ 10Ω ద్వారా ప్రవహించే కరెంట్ నన్ను శుభ్రం చేయనివ్వండి వాస్తవానికి ఇది1 241 ఆంపియర్వస్తుంది మరొకటి తదుపరిదివిషయాలు అర్థమయ్యేలా ఉన్నాయని ఆశిస్తున్నాను కాబట్టి చిత్రం 66 లో చూపిన సర్క్యూట్ యొక్క నార్టన్ సమానమైన సర్క్యూట్ను పొందండి మరియు 50Ω నిరోధకము లో కరెంట్ ను కనుగొనండి కాబట్టిఈ 50Ω నిరోధకము ద్వారాకరెంట్ను కనుగొనాలి కాబట్టిఆ షార్ట్ సర్క్యూట్కరెంట్ కనుగొనాలిRNమరియు INలను కనుగొనాలి IN iSCషార్ట్ సర్క్యూట్ కరెంట్ కాబట్టి మొదట RNమరియు iSC లేదా INలను కనుగొనాలి తర్వాత ఈRNమరియు iSC లేదా IN ఆపైఈ 50Ωఅన్ని సమాంతరంగా ఉంటాయి కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టిమేము ఇప్పుడు దీనికి వెళ్తాము ఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్ పొందడానికి ఇది షార్ట్ చేసాము ఇది షార్ట్ చేసాము కాబట్టి ప్రశ్న ఏమిటంటే RNను పొందడం కోసంఈ రెండుకరెంట్ సోర్సెస్ ఆఫ్ చేయబడ్డాయి మరియు ఇది ఓపెన్ అయి ఉంది కాబట్టి ఇక్కడ పరిశీలిస్తే iSC షార్ట్ చేయబడి ఉంది మరియు అదే సమయంలో ఈ 2ఆంపియర్ దీనిని పరిశీలించండిఈ 2 ఆంపియర్ ఇదిపైకి ఉందిమరియు ఈ 1ఆంపియర్ ఇది కూడా పైకి ఉంది కాబట్టి వాటి ఫలితం 12 3 ఆంపియర్ మరియు దిశను ఈవిధంగా పైకిచూపిస్తుంది మరియు ఇది షార్ట్ చేయబడి ఉంది మరియు ఈ 3 ఆంపియర్ ఉంది ప్రాథమికంగా ఈ సర్క్యూట్ లోకి చూస్తే ఈ రెండు షార్ట్ చేయబడి ఉన్నాయి కాబట్టి ఈ 100Ω మరియు 100Ω వాస్తవానికి అవి సమాంతరంగా ఉంటాయి కాబట్టి ఇది ఏమవుతుందంటే నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే ఇది షార్ట్ సర్క్యూట్ కరెంట్ అవుతుంది అదే iSC ఇప్పుడుమనం ఇక్కడకు వెళదాము 100 Ω నిరోధకములు రెండూ షార్ట్ సర్క్యూట్ చేయబడి ఉన్నాయి కాబట్టి మరియు iSCIN12 3ఆంపియర్ మరియుఇది ఓపెన్ చేసినప్పుడు దీనికి సమాంతరంగా ఉంటుంది కాబట్టి ఏమిఉంది జరుగుతుందంటే ఇదిషార్ట్ సర్క్యూట్ కాబట్టి ఈ 1 ఆంపియర్ కరెంట్ ఇలా ప్రవహిస్తుంది క్షమించండి ఈ 100 Ωనిరోధకముద్వారా1 ఆంపియర్ కరెంట్ ఇలా ప్రవహించదు ఎందుకంటే ఇది షార్ట్ చేయబడింది మరియు అదేవిధంగా ఈ 2 ఆంపియర్ కరెంట్ కూడా దీని ద్వారా ప్రవహిస్తుందిఎందుకంటే ఈరెండుఎటువంటి ప్రభావం చూపవు ఎందుకంటేషార్ట్ సర్క్యూట్ చేయబడి ఉన్నాయి అంటే iSCIN123ఆంపియర్ నేను ఏమి చెబుతున్నానంటే 21 ప్రారంభంలోరెండుపైకి ఉన్నాయి మరియు చివరకు ఈ1 ఆంపియర్ కరెంట్ ఇక్కడ ప్రవహిస్తుంది 2ఆంపియర్ఇక్కడప్రవహిస్తుంది కాబట్టి ఇది షార్ట్ చేయబడింది మరియు ఇది షార్ట్ చేయబడింది కాబట్టి క్షమించండి ఈ 1 2 షార్ట్ సర్క్యూట్ చేయబడి ఉన్నాయి కాబట్టి 100Ω ద్వారా కరెంట్ ప్రవహించదు మరియుఈ 100 నిరోధకముద్వారా కరెంట్ ప్రవహించదు కాబట్టి ప్రస్తుతమున్న ఈ 2 ఆంపియర్లు షార్ట్ సర్క్యూట్ మార్గాన్ని తీసుకుంటాయి కాబట్టి ఇది3 ఆంపియర్ అవుతుంది అంటే నా iSC IN 3 ఆంపియర్ మరియు అదిసమాంతరంగా ఉన్నప్పుడు టెర్మినల్స్ 1 మరియు 2 మధ్య RN తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము ఎందుకంటే ఆసమయంలో ఇది ఓపెన్ అయి ఉంటుంది ఇది కూడా ఓపెన్ అయి ఉంటుంది మరియు ఇది 1 మరియు 2 మధ్య కూడా కనుగొనవలసి ఉంటుంది కాబట్టి అవి ఓపెన్ అయిన ఆసమయంలో 100Ω మరియు 100Ωసమాంతరంగావున్నాయి కాబట్టి RN50 Ω అవుతుంది కాబట్టి చివరకు మీరు ఈ సర్క్యూట్ ని గీస్తే iN 3 ఆంపియర్ RN 50Ω మరియు ఈ 50Ω నిరోధకము ద్వారా ప్రవహించే కరెంట్ కనుగొనాలి మరియుఇది5050 ఉందిమరియు ఈ3ఆంపియర్ ఉంది ప్రాథమికంగాఇదిసమాన కరెంట్ విభజన కాబట్టిఇది1 5ఆంపియర్ ఉంటుంది ఈ విధంగా కనుగొంటారు నార్టన్ లో అన్ని విషయాలుసమాంతరంగా ఉంటాయి ఈ 50Ω నిరోధకము మరియు నార్టన్ సమానమైన మరియు నార్టన్కరెంట్ అలాగే థీవెనిన్ విషయంలో Vథీవెనిన్ Rథీవెనిన్ RLఅన్నిసిరీస్ లో ఉన్నాయి నార్టన్ విషయంలో IN RN మరియు ఇది ప్రాథమికంగా RL ఇది RL 50Ωఅన్నీసమాంతరంగా ఉన్నాయని అనిచెబితే అది 50 50 కాబట్టి కరెంట్ సగం సగం ఉంటుంది కాబట్టి ఈ 50Ωనిరోధకముద్వారాఇది1 5ఆంపియర్ అవుతుంది కాబట్టి తదుపరిది చిత్రంలో చూపిన సర్క్యూట్ యొక్క నార్టన్ సమానమైన సర్క్యూట్ను పొందండి కాబట్టి ఇక్కడ నార్టన్ సమానమైన సర్క్యూట్ పొందాలి కాబట్టి ఇది 30 వోల్ట్ సోర్స్ స్వతంత్ర సోర్స్ 110 ఆంపియర్ కరెంట్ సోర్స్ ఉంది కాబట్టి ఒకసారి షార్ట్ సర్క్యూట్ కరెంట్ మరొక సారి టెర్మినల్స్ 1మరియు2 కి మధ్యనార్టన్ సమానమైన సర్క్యూట్ కనుక్కోవాలి క్షమించండి నార్టన్ సమానమైన నిరోధకము కాబట్టి RN RTh కాబట్టిఈ నిరోధకము ను ఇక్కడ పొందాలంటేRNను కనుగొనాలి అలాంటప్పుడు ఈ సోర్స్ ని ఆపివేయాలి అంటే షార్ట్సర్క్యూట్ చేయాలి మరియుఈకరెంట్ సోర్స్ ని ఓపెన్ చేయాలి ఇది కూడా ఉండకూడదు కాబట్టిఆసందర్భంలో ఏమిజరుగుతుంది అంటేఈ1Ωమరియు5Ω సిరీస్ లో ఉంటాయి కాబట్టిఇది6Ω ఉంటుందిమరియు ఇది 3Ω ఉంటుంది కాబట్టి 6Ωమరియు 3Ωసమాంతరంగా ఉన్నాయి కాబట్టిఈ షార్ట్ సర్క్యూట్ కరెంట్ పొందుతారు RN కోసం 2 Ω పొందుతారుఅంటే RN 2Ω అవుతుంది మొదట నేను ఆ RN 2Ω కి వస్తున్నాను ఇది RN ఇప్పుడు తదుపరిది ఎందుకంటే దీని నుండి సమానమైన సర్క్యూట్ నుసులభంగా పొందవచ్చు ఇది ఓపెన్ మరియు ఈ 30వోల్ట్సోర్స్ షార్ట్ చేసాము కాబట్టి1566మరియు3సమాంతరంగా వున్నాయి కాబట్టి63 6 3 189కాబట్టి 2Ω మరియు అది షార్ట్ చేస్తున్నప్పుడుషార్ట్ సర్క్యూట్ కరెంట్ కనుగొనాలి ఇప్పుడుప్రశ్న ఏమిటంటే అది షార్ట్ చేసిన వెంటనే సర్క్యూట్ లోకి చూస్తే ఈమార్గం షార్ట్ చేయబడింది ఈమార్గం షార్ట్ చేయబడింది ఈమార్గం షార్ట్ చేయబడింది కాబట్టి ఆ సందర్భంలో ఏమి జరుగుతుందోచూద్దాము 5Ω మరియు 1Ω వాస్తవానికి సమాంతరంగా ఉన్నాయని చూస్తారు అయితేఇక్కడ ఈ టెర్మినల్ ను ఎక్కడో తీసుకుని ఉంటే నేను చెప్పేదేమిటంటే ఇక్కడ తీసుకుని చదివితే ఎందుకంటే ఈ టెర్మినల్ మరియు ఈ టెర్మినల్ అన్ని ఒక కామన్ నోడ్ కాబట్టి ఇది 5Ω మరియు 1Ωసమాంతరంగా ఉన్నాయని అర్ధం అంటే ఈ 5Ω నిరోధకము ద్వారా ప్రవహించే కరెంట్ ఏమిటి ఒకవేళ ఈ కరెంట్ i అనుకుందాం అప్పుడు ఇది 10 ఆంపియర్ కరెంట్ సోర్స్ నేను ఈ కరెంట్ ను 1Ωమరియు5Ωలో మధ్య విభజించాలనుకుంటున్నాను అప్పుడు 5Ω నిరోధకము లో కరెంట్ ఎంత ఉంటుంది కరెంట్ విభజన ద్వారా 1Ωమరియు5Ωసమాంతరంగా ఉన్నాయి కాబట్టి అందువలన కరెంట్ విభజన పద్ధతి ద్వారా కరెంట్i 15110 ఆంపియర్ కాబట్టి ప్రాథమికంగా ఇది 106 ఆంపియర్ అవుతుంది అంటే దీనిద్వారాప్రవహించే కరెంట్ 53 ఆంపియర్ అవుతుంది మరొక విషయం ఏమిటంటే ఆ షార్ట్సర్క్యూట్ కరెంట్నుకనుగొనవలసి ఉంది ఎందుకంటే ఇది షార్ట్ సర్క్యూట్ కరెంట్ నార్టన్ కరెంట్ కాబట్టి ఇది షార్ట్ అయిన వెంటనే ఈ టెర్మినల్ షార్ట్ అయిన వెంటనేఈకరెంట్ఏమిటి ఈ కరెంట్ i0అని అనుకుందాం ఈ కరెంట్i0 కాబట్టి అప్పుడు నేనుi0ను కనుగొనవలసి ఉంటుంది అప్పుడు iSCప్రాథమికంగా i0 i అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో i0 పొందడానికి ఏమి జరగవచ్చు సరళమైన మార్గంఏమి చేయవచ్చంటే ఇది 0 పొటెన్షియల్ అయినప్పటికీ కానీ సులభమైన గణన కోసం ఇక్కడ KVL వర్తింప చేయవచ్చు కాబట్టి ఆ సందర్భంలో అది 3i0 30 అవుతుంది ఎందుకంటే ఈ విధంగా కదులుతున్నాము అయితే 30 3i0 0అవుతుంది అంటే i0 10 ఆంపియర్ కాబట్టి i0 10 ఆంపియర్ మరియు ఇక్కడ i 5 3 ఆంపియర్ వచ్చింది కాబట్టిఅందువలన iN iSC 10 5 3 35 3 ఆంపియర్ అది నాషార్ట్ సర్క్యూట్ కరెంట్ లేదా iN కాబట్టినన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి అది అలా అయితే ఈ 353 ఆంపియర్ ను చూడండి కాబట్టి షార్ట్ సర్క్యూట్ కరెంట్ 353ఆంపియర్వచ్చింది మరియు RNకూడా నార్టన్ 2Ω వచ్చింది కాబట్టి దీని అర్థం ఇది నార్టన్ సమానమైన సర్క్యూట్ కాబట్టి దీనిని కనుగొనడం ఇప్పుడు మరొకఉదాహరణ చిత్రం 72 లో చూపిన సర్క్యూట్ యొక్క RN ను RN VOCiSC ఉపయోగించి కనుగొనండి కాబట్టిఈసందర్భంలో ఇదిVocఇది ఓపెన్ ఈVocటెర్మినల్1 మరియు 2 అంటే షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇక్కడ 0 ఎందుకంటే ఇక్కడ తెరిచి ఉంది కాబట్టి దీనిద్వారా కరెంట్ ప్రవహించడంలేదు మరియు ఒక ఆధారిత సోర్స్ కూడా ఉంది ఒక ఆధారిత సోర్స్ ఉంది ఆ పరిష్కారం కు వెళ్ళే ముందు చూడండి కాబట్టి Voc ని కనుగొనాలి కానీ అది ఓపెన్ అయినందునఈ iSC 0 iSC 0 అయితే అంటే ఈ పదం 4 0 0అని అర్థం అంటే ఈ భాగం0 అయితే ఈ సర్క్యూట్ లో కరెంట్ 4iSC ఉండదు కాబట్టి ఇక్కడ ఎటువంటి కరెంట్ లేదు ఇక్కడ కూడా లేదు ఎందుకంటే ఇక్కడ ఆధారిత సోర్స్ వుంది కరెంట్ iSC 0 కాబట్టి ఇప్పుడు ఈ 5 ఆంపియర్ స్వతంత్ర కరెంట్ సోర్స్ కి ఏమి జరుగుతుంది నిజానికిఈ కరెంట్ ఇలా ప్రసారం అవుతుంది కాబట్టి ఇది నా5 ఆంపియర్కరెంట్ 5ఆంపియర్ఇలా ప్రసారం అవుతుంది నిజానికిఇదినోడల్విశ్లేషణనుండి ఇది గ్రౌండ్ చేయబడింది ఇది అలా ఉంటే నా V1 V1 అంటే రిఫరెన్స్ బిందువు కు సంబంధించినది కాబట్టి ఇది నా రిఫరెన్స్ బిందువు కాబట్టి నా V1 53 15 వోల్ట్ అవుతుంది కాబట్టి V1 15 వోల్ట్ అవుతుంది మరియు ఇది వాస్తవానికి కామన్ టెర్మినల్ కాబట్టి అది అక్కడ 15 ఉంటే ఇక్కడ కూడా15 ఉంటుంది కాబట్టి తదుపరి దానికి వెళదాము ఇది ఓపెన్సర్క్యూట్అయినప్పుడుమొదటగాఆ V1 నుపొందాలి కాబట్టిఒక వేళ V1 15 ఉంటే ఈ వోల్టేజ్ నిజానికి V1 మరియు V115 వోల్ట్ మరియు ఇది ఇది ఒక వేళఇప్పుడు Voc కనుగొనాలంటే ఇప్పుడుబాణం అంటే మరియు ఇది ఏ రకంగానూ బాణం లేకుంటే దానిని అలాగే ఉంచుతాను ఇది నేనుమళ్ళీ మళ్ళీ చెప్పాను ఇప్పుడుఇక్కడKVL వర్తింపజేస్తే iSC 0 కాబట్టి ఇది 4 అవుతుంది ఇది ఓపెన్ సర్క్యూట్ కాబట్టి4 0 రాయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్ ఒక వేళ ఇలా కదులుతున్నట్లు అయితే ఇది 12మొదటగా వస్తుంది ఇప్పుడు 12 Voc V1 0 అవుతుంది మరియుV115 వోల్ట్ఉంటే ఒక వేళ V115 ఇక్కడ పెడితే Voc15-12 అనగా 3 వోల్ట్ అవుతుందిఅంటేఓపెన్సర్క్యూట్వోల్టేజ్Voc 3వోల్ట్ వచ్చింది కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి అంటేనాVoc 3వోల్ట్ కాబట్టిVoc వచ్చిందిమరియు ఇప్పుడు iSC ని కనుగొనాలి కాబట్టిఈసందర్భంలోiSC వచ్చి ఉంటేఈ సర్క్యూట్ కి వెళ్ళాలి కాబట్టిVoc3వోల్ట్వచ్చింది నేనుప్రతీది వివరించాను ఇప్పుడు isc పొందుటకు దీనిని షార్ట్ చేయాలి అంటే ఈ టెర్మినల్స్1 మరియు 2 షార్ట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు isc కనుగొనాలి కాబట్టి ఇది షార్ట్ చేయబడిందిమరియుఇక్కడ ఒక వోల్టేజ్సోర్స్ఉందిఅది 12వోల్ట్5ఆంపియర్ మరియుఇది షార్ట్ చేయబడినందున విషయాలు మార్చబడ్డాయి కాబట్టి ఈ వోల్టేజ్ ఇప్పుడు V2 అని చెప్పబడింది ఇప్పుడు ప్రశ్న ఏమిటంటేఈ V2 వోల్టేజ్ రిఫరెన్స్కు సంబంధించినది కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మొదట iSCఏమిటో తెలుసుకోవాలి ఇది ఒక కామన్ టెర్మినల్ కాబట్టి ఈ వోల్టేజ్ V2మరియు ఇది కాబట్టి ఇంతకు ముందు చాలాసార్లు చేసినట్లే చేయాలి కాబట్టి ఈ మెష్లో KVL ను వర్తింప చేయండి కాబట్టి 4 iSC V2 12 0 పొందుతారు అంటే iSC 4 అనిఇక్కడ వ్రాయబడింది మరియు మరొక విషయం ఈ i కూడా ఇక్కడ రాస్తున్నాను ఎందుకంటే ఇక్కడవోల్టేజ్ V2 క్రిందకు కదులుతున్నాము కాబట్టిఇదిఉందిV2 3అవుతుంది ఇప్పుడుదీంతో KCL వర్తింపజేస్తే ఎందుకంటే ఇది ఒక కామన్ నోడ్ KCL ఇక్కడ వర్తింప చేయండి కాబట్టి ఏమి జరుగుతుందంటే మీ అవగాహన కోసం ఇది ఆ నోడ్ అనుకుందాం ఈ కరెంట్ నోడ్ వైపు వస్తుంది కాబట్టిఈ దిశలోనేనుiSC తీసుకున్నాను కరెంట్ ఇక్కడ ప్రవేశిస్తుంది ఇది iSC 5 ఆంపియర్ కూడాఇక్కడకి ప్రవేశిస్తుంది ఇది 5 మరియు 4 iSCఈ టెర్మినల్ ను వదిలి వెళ్తుంది కాబట్టి 4 iSC ఈ నోడ్ ను వదిలి వెళ్తుంది మరియుఈiకూడావదిలి వెళ్తుంది i V2 3 అంటే ప్రవేశించే కరెంట్ iSC 5 4 iSC i అనగా V2 3 కాబట్టి 4 iSC అంటే iSC సమీకరణం ఇక్కడ ప్రతిక్షేపించాలి చేయాలి అప్పుడు ఇది 12 V2 అవుతుంది మరియు i V2 3 అవుతుంది కాబట్టి ఈ సమీకరణం లో ప్రతీది V2 పరంగా పొందుతారు కాబట్టి V2 సులభంగా పొందుతారు అప్పుడు మాత్రమేమనము iSC పొందగలము కాబట్టి నన్ను శుభ్రం చేయనివ్వండి కాబట్టి ఈ విషయాలు అన్నీ అర్థమవుతాయని ఆశిస్తున్నాము ఇప్పుడు నోడల్ విశ్లేషణను వర్తింపజేయండి ఇదిఇప్పుడు 4 5 V2 3 44 అవుతుందని నేను చెప్పాను iSC 4 కాబట్టి 4 4రద్దు చేయబడతాయి V2 కోసం పరిష్కరించండి 6 వోల్ట్ అవుతుంది iSCసమీకరణం 4 కాబట్టి ఇది 0 6 ఆంపియర్ అవుతుంది అందువల్ల నార్టన్నిరోధకము RN Voc iSC Voc 3 వోల్ట్ వచ్చింది మరియు ఇది iSCకాబట్టిఇది 5Ω అవుతుంది కాబట్టినిజానికిఇది iN iSC iN కాబట్టిఅదేఈ విషయం